మీకు స్వాగతం దీని ముందు లెక్చర్ లో మనం నల్ ఫంక్షన్ గురించి చర్చిస్తూ ఒక ప్రమేయాని కి function కి నల్ ఫంక్షన్ కలపడం ద్వారా కొత్త ప్రమేయాన్ని function ను ఏర్పరచవచ్చు అని కానీ ఆ రెండు ప్రమేయాల కూ functions కు ఓకే Laplace transform ఉంటుందని తెలుసుకున్నాం ఇప్పుడు మనం దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ లెక్చర్ ను మనం inverse Laplace transform తో మొదలు పెడదాం ఇప్పటివరకు ఒక ప్రమేయాని కి function కి Laplace transform కనుగొన్నాం ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా అంటే మనకు ఏదైనా ఒక ప్రమేయాని కి function కి Laplace transform తెలిస్తే inverse Laplace transform టెక్నిక్ వాడి అది ఏ ప్రమేయాని కి function కి Laplace transform అవుతుం దో ఆ అసలు ప్రమేయాన్ని కనిపెడదాం ఈ లెక్చర్ లో మనం దీని గురించే నేర్చుకోబోతున్నాం మొదట inverse Laplace transform నిర్వచనం చూద్దాం ఈ నిర్వచనం ఏం చెబుతుందంటే f అనేదిF అనే ప్రమేయం కు Laplace transform అయితే అనగా LFf అయితే F అనేది fకు inverse Laplace transform అవుతుంది దీన్నే మనం FL 1 f అని రాస్తాం ఇప్పుడు మనం లెర్చ్ థీరం Lerch's theorem చూద్దాం ఈ సిద్ధాంతం ఏం చెబుతుందంటే మనం కేవలం 0tN అనే ప్రతి పరిమిత అంతరాళం లో finite interval లో విభాగాల వారీగా ఆ విచ్చిన్నం అవుతూ tN అయినప్పుడల్లా ఎక్సపోనేన్షియల్ ఆర్డర్ అయ్యే F అనే ప్రమేయాలను function లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే f కు F అనే ఒకే ఒక్క inverse Laplace transform ఉంటుంది అనగా L 1 fF అయ్యేలా F అనే ఒకే ఒక్క ప్రమేయం దొరుకుతుంది అనగా మనం ఈ రకమైన functions మాత్రమే పరిమితమైతే అంటే null functionsను పరిగణలోకి తీసుకోకపోతేపట్టించుకోకపోతే మనవద్ద ఒక function కు Laplace transform ఉంటే దాని inverse Laplace transform అయ్యే function ఒకే ఒక్కటి ఉంటుంది లెర్చ్ థీరంకు Lerch's theorem కు మరొక రూపం ఏమిటంటే F1 F2 అనేవి ఏవైనా రెండు ప్రమేయాల కు functions కి f అనే ఒకే లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ఉంటే అప్పుడు F1 F2Nఅవుతుంది ఇక్కడ Nఒక నల్ ఫంక్షన్ అంటే నల్ ఫంక్షన్ని null function ని మినహాయిస్తే ప్రతీ function కి inverse Laplace transform ఒకే ఒక్కటి ఉంటుంది ఇప్పుడు మనం inverse Laplace transform కు గల కొన్ని ధర్మాలను పరిశీలిద్దాం ఇందులో మొదటిది రేఖీయ ధర్మం Laplace transform కు గల linearity property తరహాలోనే inverse Laplace transform కు కూడా ఈ linearity property ఉంది F1 F2లకు వరుసగా f1 f2లుLaplace transforms అయితే L 1 c1 f1c2 f2c1L 1 f1c2L 1 f2అవుతుంది దీన్ని మనం ఇప్పుడు నిరూపిద్దాం Laplace Transform కు ఉన్న linear property ఆధారంగా మనం క్రింది విధంగా రాయవచ్చు

దీన్ని బట్టి ఇంతటితో inverse Laplace transform కు గల linear property ని prove చేసినట్లయింది ఒక ఉదాహరణను పరిశీలిద్దాం ఎలా కనుగొనాలో ఇప్పుడు చూద్దాం Inverse Laplace Transform కు ఉన్న linearity property ఆధారంగా ఈ కింది విధంగా రాయవచ్చు

ఈ విధంగా మనకు ఒక function కు Laplace transform తెలిస్తే inverse Laplace transform ను వాడి అది ఏ function కు laplace transform అవుతుందో సులభంగా చెప్పగలం linearity propertyను సమర్థవంతంగా వాడడం ద్వారా ఈ అసలు function ను సులభంగా కనుక్కోగలిగాం మనం సులభంగా గుర్తు పెట్టుకునేందుకు వీలుగా కొన్ని laplace transforms వాటికి సంబంధించిన ప్రమేయాల ను function లను ఒక పట్టిక రూపంలో tabulated form లో ఇచ్చాము ఈ పట్టికలోని formulas ను అవసరమైనప్పుడు సులభంగా ఉపయోగించుకోండి ఇప్పుడు మనం క్రింది ఉన్నfunction కు inverse Laplace transform కనుగొందాం కాబట్టి దీన్ని ఈ క్రింది విధంగా రాయవచ్చు నిజానికి ఇచ్చిన expression ను విభజించి వ్రాయడం ద్వారా దానికి సంబంధించిన అసలు functionను సులభంగా నేరుగా గుర్తించగలిగాము ఈ విధంగా ఇచ్చిన functions కి inverse laplace transform కనుగొనవచ్చు ఇప్పుడు మనం Inverse Laplace transform కు గల కొన్ని ముఖ్యమైన ధర్మాలను properties ను తెలుసుకుందాం

ఇది ఏం చెబుతుందంటే L 1 fFఅయితే మనకు G అనే ఒక function దొరుకుతుంది

ఏవిధంగాఅంటే దీనిని నిరూపించేందుకు మనం G కి Laplace Transform తీసుకుని మొదలుపెడదాం దీన్ని రెండు భాగాలు చేద్దాం ఎలా అంటే G నిర్వచనం నుండి మొదటి సమాకలనం శూన్యం అవుతుంది ఇక మిగిలిన సమాకలని లో integral లో t au ను ప్రతిక్షేపిస్తే substitute చేస్తే dtdu అవుతుంది ta గా ఉన్న దిగువ అవధి u0 గా మారితే ఎగువ అవధి మాత్రం ఇన్ఫినిటీ గానే ఉంటుంది కాబట్టి కాబట్టి మనం అని రాయవచ్చు దీంతో ఈ సిద్ధాంతం నిరూపణ పూర్తయింది ఇప్పుడు తర్వాత వచ్చే సిద్ధాంతం లో ఛేంజ్ ఆఫ్ స్కేల్ ధర్మం గురించి తెలుసుకుందాం Laplace transform నిర్వచనము ప్రకారం దీనిలో atx ను ప్రతిక్షేపిస్తే అప్పుడు dt dxaఅవుతుంది

కానీ సమాకలని అవధులు మాత్రం అలాగే ఉంటాయి వాటిలో ఎలాంటి మార్పు ఉండదు ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఉదాహరణను చూద్దాం 3s 2s2 4s20కు inverse laplace transform కనుగొందాం ఇచ్చిన ప్రమేయానికి function కు inverse laplace transform కనుగొనేందుకు మొదటిదాన్ని కొన్ని భాగాలు గా విభజించి మరొక రూపంలోకి వ్రాద్దాం మనకు 1sa ss2a2 ఇంకా as2a2 వంటి కొన్ని సులభమైన రూపాలకు inverse laplace transform తెలుసన్న విషయం గుర్తుంచుకోండి కాబట్టి ఎప్పుడైనా inverse laplace transform ఉపయోగించి ఒక సమస్యను problem ను సాధించేటప్పుడు solve చేసేటప్పుడు మొదట దాన్ని మనకు వేటికీ అయితే inverse laplace transform బాగా తెలుసో ఆయా రూపాలలో కి మార్చుకోవాలి ఇలాంటి ఏ సమస్యకైనా ఇదే ప్రాథమిక సూత్రం అందువల్ల మనం ఇచ్చిన ప్రమేయాన్నిfunction ను ఈ కింది విధంగా రాద్దాం దీనిని కూడా మనం నేరుగా సాధించలేము ఎందుకంటే ఇందులో 's' బదులుగా 's 2' ఉంది అందువల్ల మొదటిగా మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరంను వాడదాం మొత్తం మీద inverse laplace transform ఉపయోగించి సమస్యను సాధించడానికి ఇప్పుడు కూడా దానిని మనం వేటికి అయితే నేరుగా inverse laplace transform వ్రాయగలమో ఆయా రూపాలలో కి మార్చుకున్నాం మనం తర్వాత ఉదాహరణలో s 1s3s22s2 అనే ప్రమేయానికి function కి inverse laplace transform కనుగొందాం ఇంతకుముందు మనం చేసినట్టుగానే ప్రతి హారంలో denominatore లో ఒకే ఒక్క పదం వుండేలా ఇచ్చిన ప్రమేయాన్ని చిన్ని చిన్ని భాగాలుగా చేద్దాం ఆ విధంగా ఈ చిట్కాను వాడి ఇచ్చిన ప్రమేయాన్ని ఈ క్రింది విధంగా వ్రాద్దాం

ఇక్కడ మనం వాడిన చిట్కా ఏంటంటే ఎప్పుడైనా హారంలో denominator లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రమేయాల లబ్దం ఉన్నప్పుడు ప్రతీ హారంలో denominator లో ఒకే ఒక్క పదం వుండేలా ఇచ్చిన దాన్ని ముక్కలు చేస్తాం అంతేకాకుండా ఒక వేళ హారంలో denominator లో sa2వంటి పదాలు ఉన్నప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉపయోగించి ఇచ్చిన సమస్య ను సాధించవచ్చు తర్వాత లెక్చర్ లో మనం మరి కొన్ని ఉదాహరణలు చూద్దాం ధన్యవాదాలు